మనము మొదటగా చివరి సెషన్ లో చర్చిస్తున్న మాసన్ నియమాన్ని గురించి చర్చించుకుందాం మనము మాసన్ నియమం గురించి చర్చించినది ఏమిటంటే దీనిని S మాసన్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని అలాగే ఆ గ్రాఫ్ నుండి సైమల్టేనియస్ గా వ్రాయగల ఈక్వేషన్స్ తో రిలేట్ చేసి డిరైవ్ చేసారు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో నాన్ టచింగ్ లూప్స్ ఉండడం వల్ల S మాసన్ ఇచ్చిన ఈ ఫార్ములా యొక్క సంక్లిష్టత ఇంకా పెరుగుతుంది కానీ సాధారణంగా మనము నిజ జీవితంలో చూసే చాలా వరకు సిస్టం లలో నాన్ టచింగ్ లూప్స్ ఉండవు అందువలన అలాంటి సిస్టమ్స్ లో మాసన్ నియమంను ఉపయోగించడం సులభం అవుతుంది ఇంకా ఇలాంటి సిస్టమ్స్ లో బ్లాక్ డయాగ్రమ్ రిడక్షన్ కంటే కూడా మాసన్ నియమంని ఉపయోగించడము చాలా సులభం గా ఉంటుంది కాబట్టి మాసన్ నియమం ఏమిటో చూద్దాం ఒకవేళ C అవుట్పుట్ మరియు R ఇన్పుట్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను CRగా సూచించవచ్చు దీనిని మాసన్ నియమం సహాయంతో కనుగొనవచ్చు GCRkTkk ఇక్కడ సమ్మేషన్ ను సూచిస్తుంది k ఫార్వర్డ్ పాత్ ల సంఖ్య Tk kవ ఫార్వర్డ్ పాత్ గెయిన్ 1 లూప్ గెయిన్లు ఒకేసారి రెండు తీసుకున్నప్పుడు నాన టచింగ్ లూప్ గెయిన్లు ఒకేసారి మూడు తీసుకున్నప్పుడు నాన్ టచింగ్ లూప్ గెయిన్లు ఒకేసారి నాలుగు తీసుకున్నప్పుడు నాన్ టచింగ్ లూప్ గెయిన్లు kk ఫార్వర్డ్ పాత్ తో టచ్ లేకుండా ఉండే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో ని పార్ట్ యొక్క ఇది మాసన్ యొక్క నియమం ఒక ఉదాహరణ సహాయంతో ఈ ప్రత్యేకమైన నియమాన్ని ఎలా అప్లై చేయాలి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనము ఒక ఉదాహరణ తీసుకుందాము ఒకవేళ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఈ విధంగా ఉంది అనుకుందాము ఇక్కడ అంటే ఇక్కడి నుండి R అనబడే ఇన్పుట్ ఉంది మరియు మనకు Cs అనే అవుట్పుట్ కూడా ఉంది ఇంకా ఈ సెట్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ Y1 గా ఉంది ఆ తర్వాత Z2 మనకు ఇక్కడ ఉన్న లూప్ మైనస్ Y1 ఆ తర్వాత Y3 మనకు ఇంకొక లూప్ కూడా ఉంది అది మైనస్ Z2 ఇంకా ఇదేమో మైనస్ Y3 తర్వాత Z4 మరియు ఇది యూనిటీ గెయిన్ అనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి ఇది సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇది తెలిసాక మనం ముందుగా కనుక్కోవాల్సింది ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఈ పర్టికులర్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని మనము గమనించినట్లు అయితే మనకు ఒక్క ఫార్వర్డ్ పాత్ మాత్రమే ఉంది మరొక ఫార్వర్డ్ పాత్ ఏదీ లేదు కాబట్టి మీకు వచ్చే ఫార్వర్డ్ పాత్ గెయిన్ అనేది Y1 కి ఆ తర్వాత Z2 Y3 Z4 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది మనకు ఇచ్చిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ యొక్క ఫార్వర్డ్ పాత్ గెయిన్ అవుతుంది ఇపుడు మనము ఎన్ని ఇండివిడ్యువల్ లూప్స్ మనకు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి ఇక్కడ మనకు మూడు ఇండివిడ్యువల్ లూప్స్ ఉన్నాయి ఆ ఇండివిడ్యువల్ లూప్స్ ఏవి అంటే ఒకటి ఇక్కడ ఉన్న ఇది కాబట్టి మొదటిది మైనస్ Y1 Z2 అవుతుంది రెండవది ఏమో మైనస్ Z2 Y3 అవుతుంది ఇంకా మూడవది మైనస్ Y3 Z4 గా ఉంటుంది కాబట్టి ఇవి మూడూ మనకు వున్న ఇండివిడ్యువల్ లూప్స్ దీని తర్వాత మనము కనుక్కోవాల్సింది నాన్ టచింగ్ లూప్స్ యొక్క పెయిర్స్ ని ఈ పర్టికులర్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని మనము గమనించినట్లు అయితే ఇక్కడ లూప్స్ ని మాత్రమే గీస్తే ఇక్కడ మనము మూడు లూప్స్ ని చూడొచ్చు ఇది Z2 మైనస్ Y1 Y3 మైనస్ Z2 మరియు Z4 మైనస్ Y3 వీటిలో మధ్యలో ఉన్నదానిని తీసేస్తే మనకు ఒక దానిని ఇంకొకటి టచ్ చేయకుండా ఉండే విధంగా రెండు సెట్స్ లూప్స్ లభిస్తాయి కాబట్టి ఈ కేసు లో నాన్ టచింగ్ లూప్స్ యొక్క విలువ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ యొక్క విలువతో సమానం గా ఉంటుంది దీనిని నెక్స్ట్ స్లైడ్ లో వ్రాద్దాం కాబట్టి నాన్ టచింగ్ లూప్ యొక్క మొత్తం గెయిన్ అనేది మైనస్ Z2 Y1 ని మైనస్ Y3 Z4 తో మల్టిప్లై చేయగా వస్తుంది మైనస్ మరియు మైనస్ మల్టిప్లై చేయగా ప్లస్ అవుతుంది మరియు మీరు Z2 Y1 ని Y3 Z4 తో మల్టిప్లై చేయగా వచ్చే విలువ పొందుతారు కాబట్టి మీకు రెండు నాన్ టచింగ్ లూప్స్ ఉన్నప్పుడు మీకు లభించేది ఇదే ఇప్పుడు మనము ఇంకా మిగిలిన నాన్ టచింగ్ లూప్స్ ని కనుక్కోవాలి ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని మీరు గమనించినట్లు అయితే ఇక్కడ ఎలాంటి నాన్ టచింగ్ లూప్స్ లేవు అన్న విషయం మీరు చూడగలరు దీని అర్థము మీరు మూడింటి కంటే ఎక్కువ నాన్ టచింగ్ లూప్స్ ని ఈ పర్టికులర్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో చూడలేరు ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో మూడు లేదా నాలుగు సెట్ ల నాన్ టచింగ్ లూప్స్ అందుబాటులో లేవు కాబట్టి ఫైనల్ గా ఇక్కడ మీరు వ్రాయగలిగే డెల్టా అనేది ఒకటి మైనస్ ఇండివిడ్యువల్ లూప్ గెయిన్స్ యొక్క సమ్మేషన్ అవుతుంది మనము డిస్కస్ చేసిన విధంగా మీకు ఇండివిడ్యువల్ లూప్ గెయిన్స్ లభించాయి ఇంకా మనము ఏమి రాయవచ్చు మనము మైనస్ Z2Y1 మైనస్ Z2Y3 మైనస్ Z4Y3 అని రాయవచ్చు ఇవి మీకు ఈ పర్టికులర్ ఇండివిడ్యువల్ లూప్స్ నుండి లభిస్తాయి మరియు ఆ తరువాత మీరు రెండు నాన్ టచింగ్ లూప్స్ సెట్ కలిగి ఉంటారు ఇది Z2Y1 మరియు Y3Z4 ల లబ్దం అవుతుంది మీరు డెల్టా లో భాగంగా పొందబోయేది ఇదే తరువాత మీరు చూడవలసినది ఏమిటంటే ఫార్వర్డ్ పాత్ ని టచ్ చేయకుండా ఎన్ని లూప్స్ ఉన్నాయి అన్నది చూడాలి కాబట్టి ఈ పర్టికులర్ ఫార్వర్డ్ పాత్ ని మీరు గమనిస్తే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో మీరు చూడగలిగిన మూడు లూప్స్ కూడా ఫార్వర్డ్ పాత్ ని టచ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సందర్భంలో మీరు ఏమి రాయగలరు మీరు ఇక్కడ డెల్టా 1 అని రాయవచ్చు ఎందుకంటే మనకు ఒకటికి సమానం గా ఉండేలా ఒకే ఒక ఫార్వర్డ్ పాత్ ఉంటుంది ఎందుకంటే మనము ఫార్వర్డ్ పాత్ ని టచ్ చేయనటువంటి ఎటువంటి లూప్ కలిగి ఉండడం లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేయగలరు మీరు ఇప్పుడు కంప్లీట్ సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క విలువ లెక్కించ గలరు అది CsRs గా వ్రాస్తాము మీరు ఏమి వ్రాయగలరు ఇప్పుడు మీరు Tk మరియు Δk ల లబ్దాన్ని వ్రాయగలరు కాబట్టి మీకు ఇక్కడ ఉన్న ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఏమిటి అంటే అది Y1 Z2 మరియు Y3 Z4 ల లబ్దం Δk విలువ ఒకటి కాబట్టి దీనిని 1 తో మల్టిప్లై చేసి వ్రాయవచ్చు లేదా అది అలాగే ఉంటుంది డినామినేటర్ లో మీరు డెల్టా యొక్క విలువ రాయాలి డెల్టా విలువ ఎంత డెల్టా అనేది 1 ప్లస్ Z2 Y1 ప్లస్ Z2 Y3 ప్లస్ Z4 Y3 ప్లస్ Z2 Z4 Y1 Y3 గా ఉంటుంది కాబట్టి ఇది మీరు మాసన్ నియమాన్ని వాడినప్పుడు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుండి వచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి మీరు ఇప్పుడు ఇతర సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ల కోసం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనటానికి సంబంధించిన లెక్కలను చేయగలరని నేను భావిస్తున్నాను ఇప్పుడు మనము ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం దీనినే మనము స్టేట్ ఈక్వేషన్ అని కూడా పిలుస్తాము ఆ విషయాన్నే మనము ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి n ఆర్డర్ కలిగి ఉండే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని n ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ లుగా విడదీయవచ్చు ఎక్కువ ఆర్డర్ కలిగి ఉన్న ఈక్వేషన్ ల కంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం సులభమవుతుంది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంట్రోల్ సిస్టమ్ యొక్క అనలిటికల్ స్టడీస్ లో ఉపయోగించబడతాయి ఇప్పుడు మనము ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఉదాహరణగా తీసుకుందాము మనము ఎక్స్టర్నల్ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేయబడిన సిరీస్ RLC సర్క్యూట్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీరు అందరు చూసిన సాధారణ ఈక్వేషన్ ఇది మనము RitLdidt1Cidte అని రాయవచ్చు R అంటే రెసిస్టెన్స్ L అనేది ఇండక్టెన్స్ C అంటే కెపాసిటన్స్ i అనేది నెట్ వర్క్ లోని కరెంటు et మనము అప్ప్లై చేసిన వోల్టేజ్ కాబట్టి ఈ సందర్భంలో e అనేది ఫోర్సింగ్ ఫంక్షన్ మరియి t అంటే ఏమిటి t అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ మరియు మనము కరెంటు i ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను సాల్వ్ చేయడం ద్వారా కనుక్కోవలసిన డిపెండెంట్ వేరియబుల్ లేదా ఒక తెలియని వేరియబుల్ గా పరిగణిస్తాము ఇప్పుడు మనము ఈ విధంగా అనుకుందాము x1titdt మరియు x2tdx1dt it ఆ తర్వాత మునుపటి ఈక్వేషన్ అంటే RitLdidt1Cidte ని కింద చూపించిన విధంగా రెండు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ల రూపం లో విడదీసి రాస్తాము x2tdx1dt dx2dt 1LCx1t RLx2t1Let కాబట్టి సాధారణంగా మీరు ఇలా వ్రాయగలరు ఇప్పుడు మనము చర్చించిన ఈ విషయాన్ని మీరు n వ ఆర్డర్ సిస్టమ్ కోసం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కాబట్టి మనం వ్రాయగలిగేది dny dtnan 1dn 1y dtn 1 a1dytdta0yt ft మనము ఏమి చేస్తాము మనము ఏమి ఊహించుకుంటాము అంటే a0 a1 an 1అనేవి y యొక్క ఫంక్షన్స్ కాదు అని ఊహించుకుంటాము అనగా అవి కాన్స్టాంట్ కోఎఫీసియంట్ అవుతాయి కాబట్టి మనము ఏమి చేయవచ్చు మనము ఇలా రీప్లేస్ చేయగలం x1tyt x2tdydt xntdn 1ydt మీరు ఇండివిడ్యువల్ కంపోనెంట్ ని వేరియబుల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు మీరు సింపుల్ గా ఈ ఈక్వేషన్ సహాయం తో ఇలా రాయవచ్చు dx1dtx2t dx2dtx3t dxndt a0x1t a1x2t an 2xn 1t an 1xntf మనము వీటిని ఈ పర్టికులర్ ఈక్వేషన్ లో పెట్టాము మరియు ఆ తర్వాత మనము దీనిని సింప్లిఫై చేసినప్పుడు dxndtని మిగిలిన కంపోనెంట్ ల సమ్మేషన్ గా రాయవచ్చు కాబట్టి హయ్యస్ట్ ఆర్డర్ డెరివేటివ్ టర్మ్ లను మిగిలిన టర్మ్ తో ఈక్వెట్ చేయడం ద్వారా మనకు లాస్ట్ ఈక్వేషన్ లభిస్తుంది కాబట్టి మనకు లభించే ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ యొక్క సెట్ లో మనము x1 x2 నుండి xn గా నిర్వచించిన వేరియబుల్స్ ని స్టేట్ వేరియబుల్స్ అని పిలుస్తాము మనము వాటిని స్టేట్ వేరియబుల్స్ అని ఎందుకు పిలుస్తాము ఎందుకంటే ముందుగా అసలు స్టేట్ అంటే ఏమి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము సిస్టం యొక్క స్టేట్ అనేది సిస్టం యొక్క పాస్ట్ ప్రెజంట్ మరియు ఫ్యూచర్ కండిషన్స్ ని సూచిస్తుంది అప్పుడు డైనమిక్ సిస్టంని మోడల్ చేయడానికి సెట్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ మరియు స్టేట్ ఈక్వేషన్ ని డిఫైన్ చేయడం సులభం అవుతుంది ఇక్కడ మీరు డిఫైన్ చేసిన వేరియబుల్స్ అంటే x1 x2 xn లను గమనించినట్లు అయితే ఈ వేరియబుల్స్ ప్రాథమికంగా ఇంతకు ముందు ఉన్న n వ ఆర్డర్ సిస్టం యొక్క ఈక్వేషన్ ని డిఫైన్ చేసిన స్టేట్ వేరియబుల్స్ మరియు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి స్టేట్ ఈక్వేషన్ అవుతాయి ఇప్పుడు స్టేట్ వేరియబుల్ యొక్క నిర్వచనం ఏమిటి స్టేట్ వేరియబుల్ అనేది ఈ కింద ఉన్న కండిషన్ లను సాటిస్ఫై చేయాలి కాబట్టి ఏదేని ఇనీషియల్ టైమ్ tt0 దగ్గర స్టేట్ వేరియబుల్స్ x1x2xn అనేవి సిస్టం యొక్క ఇనీషియల్ స్టేట్స్ ని నిర్వచిస్తాయి ఒకసారి టైమ్ 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సిస్టం యొక్క ఇన్పుట్ మరియు మనము ఇప్పుడే నిర్వచించిన సిస్టం యొక్క ఇనీషియల్ స్టేట్స్ స్పెసిఫై చేసినట్లయితే స్టేట్ వేరియబుల్స్ అనేవి సిస్టం యొక్క ఫ్యూచర్ బిహేవియర్ ను డిఫైన్ చేస్తాయి కాబట్టి మీరు చూసిన వేరియబుల్ x2 x3 మొదలైనవి ఇంతకు ముందు ఉన్న వేరియబుల్ యొక్క డెరివేటివ్ లను డిఫైన్ చేస్తాయి అందువలన వీటిని ఉపయోగించి సిస్టం పెర్ఫార్మెన్స్ ను అంటే సిస్టం యొక్క ప్రెజంట్ లేదా ఫ్యూచర్ కండిషన్ స్పెసిఫై చేయవచ్చు అందుకే వీటిని స్టేట్ వేరియబుల్స్ అని పిలుస్తాము ఇప్పుడు ఒక సిస్టమ్ యొక్క స్టేట్ వేరియబుల్ అనేది x1 నుండి xn వరకు ఉండే మినిమల్ వేరియబుల్ సెట్గా నిర్వచించబడింది ఏదేని టైమ్ t0 వద్ద ఈ వేరియబుల్స్ యొక్క విలువ మరియు t0 వద్ద అప్లై చేయబడిన ఇన్పుట్ యొక్క సమాచారం తెలియడం అనేవి ఏదేని టైమ్ tto సిస్టం యొక్క స్థితిని నిర్ణయించడానికి సరిపోతాయి కాబట్టి ఒకవేళ మీకు t0 వద్ద ఈ స్టేట్ వేరియబుల్కు సంబంధించిన సమాచారం ఉంటే మీరు ఈ స్టేట్ వేరియబుల్స్ సహాయంతో 0 కంటే ఎక్కువ సమయం ఉన్న సిస్టం స్థితిని పేర్కొనవచ్చు కావున ఈ n స్టేట్ వేరియబుల్స్ ను స్టేట్ స్పేస్ రూపంలో మీరు ఇలా నిర్వచించగలరు xtAxtBu ఎప్పుడైతే మీరు ఈ స్లైడ్ లో చూసిన ఈక్వేషన్స్ అన్నింటినీ కంపైల్ చేయగలరో అప్పుడు వాటిని మాట్రిక్స్ రూపంలో xtAxtBuగా రిప్రజెంట్ చేయవచ్చు ఇక్కడ xt అనేది స్టేట్ వెక్టర్ xtx1 x2 xn u అనేది ఇన్పుట్ వెక్టర్ ఒకవేళ p ఇన్పుట్ వేరియబుల్స్ ఉంటే ఇన్పుట్ వెక్టర్ క్రింది విధంగా ఉంటుంది utu1 u2 up ఇప్పుడు కోఎఫిషియంట్ ఏవి కోఎఫిషియంట్ మ్యాట్రిసెస్ A మరియు B లను మీరు ఇలా నిర్వచించవచ్చు Aa11 a12 a1n a21 a22 a2n ⋮⋱ an1 an2 ann n×n Bb11 b12 b1p b21 b22 b2p ⋮⋱ bn1 bn2 bnp n×p ఇప్పుడు మనం అవుట్పుట్ ఈక్వేషన్ గురించి మాట్లాడుదాం సిస్టమ్ యొక్క అవుట్పుట్ అనేది మెజర్ చేయగలిగిన వేరియబుల్ కానీ స్టేట్ వేరియబుల్ ఎల్లప్పుడూ ఈ అవసరాన్ని సాటిస్ఫై చేయదు దీని అర్థం ఏమిటో అర్థం చేసుకుందాం ఉదాహరణకు ఎలక్ట్రిక్ మోటారు విషయంలో తీసుకుంటే స్టేట్ వేరియబుల్స్ అనేవి వైండింగ్ కరెంట్ లేదా రోటర్ వేగం మరియు డిస్ప్లేస్మెంట్ వంటివి కావచ్చు అందువలన ఇవి మెజర్ చేయగలిగిన పరిమాణం కాబట్టి ఈ వేరియబుల్స్ అవుట్పుట్ వేరియబుల్గా ఉపయోగించడానికి అర్హత కలిగి ఉంటాయి మరోవైపు ఈ ఎలక్ట్రిక్ మోటారు విషయంలో మాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా స్టేట్ వేరియబుల్ గా పరిగణిస్తే మీరు మాగ్నెటిక్ ఫ్లక్స్ ను అవుట్పుట్ వేరియబుల్గా తీసుకోలేరు ఎందుకంటే మీరు ఏ ఆపరేషన్ను ఉపయోగించి అయినా నేరుగా మాగ్నెటిక్ ఫ్లక్స్ ను మెజర్ చేయలేరు కావున మాగ్నెటిక్ ఫ్లక్స్ కు అవుట్పుట్ వేరియబుల్ గా ఉపయోగించడానికి అర్హత లేదు ఇప్పుడు సాధారణంగా మీరు అవుట్పుట్ వేరియబుల్ ను ఈ స్టేట్ వేరియబుల్ యొక్క ఆల్జీబ్రిక్ కాంబినేషన్గా వ్రాస్తారు మనం ఇప్పుడు వివరించిన సిస్టంను ఇలా వ్రాయవచ్చు dny dtnan 1dn 1y dtn 1 a1dytdta0yt ft ఒకవేళ Yt అవుట్పుట్ గా అనుకుంటే అప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్ ytx1t అవుతుంది కాబట్టి మీరు ఇలా వ్రాయవచ్చు yty1 y2 yq CxtDu Cc11 c12 c1n c21 c22 c2n ⋮⋱ cq1 cq2 cqn Dd11 d12 d1p d21 d22 d2p ⋮⋱ dq1 dq2 dqp మనం ఇప్పటివరకు ఏమి చేసాము మనము లీనియర్ కంటిన్యూయస్ డేటా మరియు డిస్క్రీట్ డైనమిక్ సిస్టమ్స్ కోసం స్టేట్ వేరియబుల్స్ మరియు స్టేట్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ మరియు నిర్వచనాలను తెలుసుకున్నాము మరియు లీనియర్ సిస్టమ్స్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను పొందడానికి మనము బ్లాక్ డయాగ్రమ్ మరియు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ పద్ధతులను కూడా ఉపయోగించాము ఇప్పుడు తరువాతి సెషన్లో మనం ఏమి చేస్తాము మనము స్టేట్ ఈక్వేషన్ ను రాయడానికి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కాన్సెప్ట్ ను ఉపయోగిస్తాము మరియు అది స్టేట్ డయాగ్రమ్ ను ఇస్తుంది స్టేట్ వేరియబుల్ ఫార్ములేషన్ యొక్క ప్రాథమిక లక్షణాలు ఏమిటంటే లీనియర్ మరియు నాన్ లీనియర్ సిస్టమ్స్ టైమ్ ఇన్విరియంట్ మరియు టైమ్ వేరియంట్ సిస్టం మరియు సింగిల్ వేరియబుల్ మరియు మల్టీ వేయరబుల్ సిస్టమ్స్ లను ఏకీకృత పద్ధతిలో రూపొందించడం మరోవైపు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టంకు మాత్రమే నిర్వచించబడింది దీనితో మనము నేటి మన చర్చను ముగిస్తున్నాము మల్టీ వేరియబుల్ సిస్టంను మోడలింగ్ చేయడం ప్రారంభించేటప్పుడు మనము మన చర్చను తిరిగి కొనసాగిస్తాము ఇక్కడ మీరు మల్టీ ఇన్పుట్ మరియు మల్టీ అవుట్పుట్ను చూస్తారు మరియు ఆ మోడళ్ల సెట్ ను మీరు ఎలా విశ్లేషిస్తారు అన్నది చూస్తారు ధన్యవాదాలు